స్వాగతం ఈ మాడ్యూల్ ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ అంటే ఏమిటో అర్థం చేసుకోవడానికి ఆపై మరొక పాయింట్ స్లీవ్ రేట్ ఈ ప్రత్యేక మాడ్యూల్లో ఈ 2 విషయాలు చూస్తాము మళ్ళీ ఇవి ఆపరేషనల్ యాంప్లిఫైయర్ యొక్క లక్షణాలు ఈ ప్రత్యేకమైన కోర్సులో భాగంగా నేను కవర్ చేస్తున్న ప్రయోగాల సమితి మనం ఇప్పటికే సిద్ధాంత భాగంలో చూశాము కాబట్టి మనం సిద్ధాంతం లో ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్ స్లీవ్ రేట్ అంటే ఏమిటో నేర్చుకున్నాము ఆపై మనం CMRR ని చూశాము ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ ఓసిలేటర్లను కూడా చూశాము ఇక్కడ మనం సర్క్యూట్ నీ కనెక్ట్ చేసి దాన్ని నిజంగా పరీక్షిస్తున్నాము మీరు ఆపరేషనల్ యాంప్లిఫైయర్ను ఎలా ఉపయోగించవచ్చో మరియు విభిన్న పారామితులను ఎలా కనుగొనవచ్చో అర్థం చేసుకోవడానికి ఇది మీకు సహాయపడుతుంది కాబట్టి ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ అంటే ఏమిటో చూద్దాం ఇప్పుడు మీరు ఇన్పుట్ టెర్మినల్ వద్ద వోల్టేజ్ ఇవ్వలేదని అనుకుందాం లేదా ఆప్ ఆంప్ ఈ యొక్క ఇన్పుట్ టెర్మినల్ లు గ్రౌండ్ చేయబడ్డాయి అంటే ఇన్వర్టింగ్ టెర్మినల్ గ్రౌండ్ చేయబడింది నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ గ్రౌండ్ చేయబడింది కాబట్టి అవుట్పుట్ వద్ద మీరు ఏమి ఆశిస్తారు అవుట్పుట్ 0 ఉండాలి సరే కానీ మీరు ఈ ప్రత్యేకమైన ప్రయోగాన్ని పరీక్షించడం ద్వారా ఆపరేషనల్ యాంప్లిఫైయర్ను కొలిచినప్పుడు అంటే మీరు ఇన్వర్టింగ్ టెర్మినల్ మరియు నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ ను గ్రౌండ్ చేసి అవుట్పుట్ వద్ద మీరు ఓల్టేజ్ నీ కొలుస్తారు అప్పుడు మీరు అవుట్పుట్ వోల్టేజ్ 0 కాదు అని మీరు కనుగొంటారు సరే దానిని మనం ఎలా 0 చేయగలం సరే మరియు అవుట్పుట్ వోల్టేజ్ 0 చేయడానికి ఇన్పుట్ వద్ద అవసరమైన ఓల్టేజ్ మీ ఆఫ్సెట్ ఓల్టేజ్ అవుతుంది ఇది ఆఫ్సెట్ ఓల్టేజ్ ఇప్పుడు తెరపై నిర్వచనం ఏమిటో చూద్దాం మరియు అవుట్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ను ఎలా కొలవగలమొ చూద్దాం సరే కాబట్టి మనం చూసినవి ఏమిటి ఇన్పుట్ టెర్మినల్స్ రెండూ గ్రౌండ్ చేసి ఉన్నప్పుడు అంటే నేను ఆపరేషనల్ యాంప్లిఫైయర్ తీసుకుంటాను మరియు నేను ఇన్పుట్ టెర్మినల్స్ రెండింటినీ గ్రౌండ్ చేస్తాను ఇప్పుడు ఇది ఒక ఉదాహరణ సరే మరియు ఈ ఉదాహరణను మరియు సర్క్యూట్ను నేను చూపిస్తున్న తదుపరి స్లైడ్లో చూస్తాము కాబట్టి ఇన్పుట్ టెర్మినల్ లు గ్రౌండ్ అయినప్పుడు ఐడియల్గా అవుట్పుట్ వోల్టేజ్ 0 ఉండాలి సరే కాని ప్రాక్టికల్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్ విషయంలో నాన్ జీరో అవుట్పుట్ వోల్టేజ్ ఉంటుంది సరియైనదా మరియు ఈ అవుట్పుట్ వోల్టేజ్ 0 చేయడానికి మిల్లివోల్ట్లలోని చిన్న వోల్టేజ్ నీ ఇన్పుట్ టెర్మినల్స్లో ఒకదానికి వర్తించాల్సిన అవసరం ఉంది కాబట్టి అవుట్పుట్ వోల్టేజ్ 0 చేయడానికి ఈ చిన్న వోల్టేజ్ అవసరం సరియైనదా అవుట్పుట్ వోల్టేజ్ 0 చేయడానికి అవసరమైన ఈ చిన్న వోల్టేజ్ను ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ అంటారు మరియు దీనిని Vios తో సూచిస్తాము సరే ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ అంటే ఏమిటో అర్థం చేసుకోవడం సులభం కానీ దాన్ని ఎలా లెక్కించాలి దాన్ని ఎలా లెక్కించాలి కాబట్టి ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ ప్రయోగాన్ని చూద్దాం కాబట్టి నేను ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ను కొలవాలనుకుంటే ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఇవి uA741 మేము రెసిస్టర్లను ఉపయోగించాము సరే రెసిస్టర్లు విలువ ఇక్కడ 100 k మరియు ప్లస్ Vcc మైనస్ Vcc Vo మేము వోల్టేజ్ Vo యొక్క విలువను కొలవాలి కాబట్టి మేము ఆ ఇన్పుట్ను ఎలా ఉహిస్తున్నాము మేము ఇన్పుట్ను గ్రౌండ్ చేసాము అంటే అవుట్పుట్ వోల్టేజ్ 0 వోల్ట్ ఉండాలి నేను ఇక్కడ వ్రాస్తాను కాబట్టి ఇన్పుట్లను గ్రౌండ్ చేసినప్పుడు అవుట్పుట్ వోల్టేజ్ 0 వోల్ట్ అవుతుంది అని మనం అనుకుంటాము కాబట్టి అవుట్పుట్ వోల్టేజ్ 0 కాదా అని మీరు అర్థం చేసుకోవాలనుకుంటే మరియు అవుట్పుట్ వద్ద మేము ఎంత వోల్టేజ్ ఇవ్వాలి అప్పుడు మీరు సర్క్యూట్ను ఇలా కనెక్ట్ చేయాలి ఇప్పుడు సర్క్యూట్ను చిత్రంలో చూపిన విధంగా కనెక్ట్ చేయడాన్ని చూద్దాం ఇది చాలా సులభం నేను ఈ స్లైడ్లను మీతో పంచుకుంటాను కాబట్టి చిత్రంలో చూపిన విధంగా మీరు ఎక్కడైనా సర్క్యూట్ను కనెక్ట్ చేయవచ్చు ఇప్పుడు పిన్ 6 వద్ద DC అవుట్పుట్ వోల్టేజ్ను కొలవండి ఇది పిన్ 6 అని మనకు తెలుసు మీరు మల్టీమీటర్ను ఉపయోగించవచ్చు ఇప్పుడు మల్టీమీటర్ను ఎలా ఉపయోగించాలో మీకు తెలుసు మరియు ఫలితాన్ని టేబుల్లో రికార్డ్ చేయండి ఈ పట్టిక లో ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ను లెక్కించి మరియు పట్టికలో విలువను రికార్డ్ చేయండి ఇది చాలా సులభం కాబట్టి Vout Vout విలువను మనం ఇక్కడ వ్రాస్తాము సరే ఈ ఫార్ములా ద్వారా మనం Vin కొలవవచ్చు మనకి వచ్చిన Vout ని 1000 తో డివైడ్ చేయాలి ఎందుకు ఇది నిష్పత్తి కారణంగా సరే కాబట్టి దీనిని వాస్తవానికి ప్రయోగంలో చూద్దాం మేము ఈ విలువ కలిగిన 3 రెసిస్టర్లను తీసుకొని తరువాత ఆపరేషనల్ యాంప్లిఫైయర్ కనెక్ట్ చేస్తాము మరియు మొదట అవుట్పుట్ వోల్టేజ్ చూద్దాం ప్రాక్టికల్ ఆప్ ఆంప్లో ఈ అవుట్పుట్ వోల్టేజ్ 0 వోల్ట్ను మనం చూడలేమని మనం అర్థం చేసుకున్నాము మనం కొన్ని మిల్లివోల్ట్లను చూస్తాము సరియైనదా కాబట్టి ఈ ప్రయోగాన్ని చూద్దాం మళ్ళీ ఇక్కడే ఉన్న బ్రెడ్బోర్డుపై చూడవచ్చు సీతారాం ఈ ప్రయోగంలో పాల్గొన్నాడు సర్క్యూట్లు ఎలా అనుసంధానించబడి ఉన్నాయని అర్థం చేసుకోవడంలో అతను మనకు సహాయం చేస్తున్నాడు సరియైనదా కాబట్టి బ్రెడ్బోర్డ్ ఉంది ఇక్కడ మీరు చూసినట్లయితే బ్రెడ్బోర్డ్ 3 రెసిస్టర్లు ఉన్నాయి సరియైనది ఆపై మనకు ఇండికేటర్ సర్క్యూట్ ఉంది మేము DC విద్యుత్ సరఫరా ద్వారా బయాస్ వోల్టేజ్ ప్లస్ 15 మైనస్ 15 ను ఇచ్చాము సరియైనదా ఇప్పుడు మనం అవుట్పుట్ వోల్టేజ్ను కొలుస్తున్నాము కాబట్టి ఇన్పుట్ వోల్టేజీలు గ్రౌండ్ కావడంతో టెర్మినల్స్ రెండూ గ్రౌండ్ చేయబడి ఉన్నాయి ఇప్పుడు మనం అవుట్పుట్ వోల్టేజ్ ను అర్థం చేసుకుంటున్నాము ఇక్కడ నుండి అవుట్పుట్ వోల్టేజ్ పిన్ నంబర్ 6 తో లేదా పిన్ నంబర్ 6 మరియు గ్రౌండ్ మధ్య పిన్ నంబర్ 6 వద్ద అవుట్పుట్ వోల్టేజ్ ను కొలవవచ్చు కాబట్టి అవుట్పుట్ వోల్టేజ్ అంటే ఏమిటో చూద్దాం మళ్ళీ మల్టీమీటర్ DC డిగ్రీ సెంటీగ్రేడ్లో ఉంది కాబట్టి అతను పాజిటివ్ను 6 కి మరొక టెర్మినల్ను గ్రౌండ్కి కలుపుతున్నాడు అక్కడ మనం చూసేది కొంత అవుట్పుట్ వోల్టేజ్ మీరు 7 6 మిల్లీవోల్ట్లను చూడవచ్చు ఇప్పుడు అసలు విషయం ఏమిటి అసలు విషయం ఏమిటంటే అవుట్పుట్ వోల్టేజ్ సరిగ్గా 0 ఉండాలి కానీ ప్రాక్టికల్ ఆప్ ఆంప్లోని వాస్తవ ఆప్ ఆంప్లో మనం అవుట్పుట్ వోల్టేజ్ 0 ను పొందలేము ఈ విధంగా మనకు 7 6 మిల్లీవోల్ట్లు వస్తే మనం చేయగలం మల్టీమీటర్ ఉపయోగించి మనం ఏది సంపాదించినా నేను అదే విలువను తెరపై ఉన్న పట్టికలో ఉంచినట్లయితే అప్పుడు నేను 7 6 డివైడ్ బై 100 అని రాస్తాను అది నా Vin అవుతుంది అంటే ఇన్పుట్ వద్ద ఈ వోల్టేజ్ నా అవుట్పుట్ 0 చేయడానికి వర్తింపజేయాలి సులభం కదా కాబట్టి ఇప్పుడు మీరు ఇంట్లో ఈ ప్రయోగాలు చేయవచ్చు ఇన్పుట్ బయాస్ కరెంట్ ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్ ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ ప్రయోగం సరియైనది ఇప్పుడు ఆపరేషనల్ యాంప్లిఫైయర్ యొక్క ఇతర లక్షణాలను చూద్దాం ఇది స్లీవ్ రేటు ఆపరేషనల్ యాంప్లిఫైయర్ యొక్క చాలా ముఖ్యమైన లక్షణాలు చూద్దాం స్లీవ్ రేటును చూద్దాం కాబట్టి స్లీవ్ రేటు అంటే ఏమిటి ఇది ఒక స్టెప్ ఇన్పుట్ వోల్టేజ్కు ప్రతిస్పందనగా అవుట్పుట్ వోల్టేజ్ యొక్క గరిష్ట మార్పు ఇది అవుట్పుట్ వోల్టేజ్ యొక్క గరిష్ట మార్పు కాబట్టి మీరు ఇక్కడ చూసినట్లయితే స్టెప్ ఇన్పుట్ వోల్టేజ్ను నేను వర్తింపజేస్తే అవుట్పుట్ వోల్టేజ్లో మార్పు ఏమిటి అవుట్పుట్ వోల్టేజ్లో మార్పు ఏమిటి సరియైనదా గరిష్ట మార్పు అవుట్పుట్ ఇప్పుడు ఇన్పుట్ సిగ్నల్ను ఎంత వేగంగా అనుసరించగలదో కొలవండి ఇది కూడా స్లీవ్ రేటు సరియైనదేనా ఇన్పుట్ సిగ్నల్ను అవుట్పుట్ ఎంత వేగంగా అనుసరించగలదో అర్థం చేసుకోవడానికి ఇది మాకు సహాయపడుతుంది కాబట్టి నేను ఇన్పుట్ సిగ్నల్ ఇచ్చినప్పుడు నేను ఎంత వేగంగా అవుట్పుట్ పొందుతాను నేను ఎంత వేగంగా అవుట్పుట్ పొందుతాను సరియైనదా స్లీవ్ రేటు యొక్క కొలత ఇది అంటే మీరు ఈ ప్రత్యేకమైన గ్రాఫ్లో చూసినట్లయితే మనము ఇక్కడ ఏమి చూస్తాము X అక్షంలో మైక్రోసెకన్లలో సమయం ఉంది y అక్షం వోల్టేజ్ సరియైనదా రాబర్ట్ బాయిల్స్టాడ్ ఎలక్ట్రానిక్ పరికరాలు మరియు సర్క్యూట్ థియరీ Robert Boylestad Electronic Devices and Circuit Theory నుండి ఈ ప్రత్యేకమైన గ్రాఫ్ను నేను తీసుకున్నాను దీని అర్థం ఏమిటో అర్థం చేసుకోవడానికి మీకు సహాయపడుతుంది మీరు ఈ పుస్తకాన్ని చూస్తే స్లీవ్ రేటు అంటే ఏమిటో మీరు వివరంగా పొందుతారు కానీ ఈ గ్రాఫ్ అంటే ఏమిటో ఈ ఉపన్యాసం నుండి అర్థం చేసుకుందాం గ్రాఫ్ చాలా సులభం ఇన్పుట్ వోల్టేజ్ నీలం రంగులో ఇక్కడ ఉంది ఆపై ఈ అవుట్పుట్ వోల్టేజ్ ఎరుపు రంగులో చూపబడుతుంది సరియైనదా కాబట్టి ప్రతిదీ ఎర్రగా ఉంది ఎందుకంటే నా పెన్ ఎరుపు కాబట్టి మిమ్మల్ని గందరగోళానికి గురిచేయకూడదు ఇప్పుడు మీరు చూడవచ్చు ఈ ప్రత్యేకమైన గ్రాఫ్లో నీలం మరియు ఎరుపు సిగ్నల్ ఉంది కాబట్టి మీ అవుట్పుట్ ఎరుపు రంగు నీలి రంగుని ఎంత వేగంగా అనుసరిస్తుంది అది మీ స్లీవ్ రేటు అర్థం చేసుకోవడం చాలా సులభం కాదా ఇప్పుడు వాస్తవానికి మీరు స్లీవ్ రేటును సరిగ్గా కొలవాలనుకుంటే అంటే ప్రయోగాత్మకంగా మనము స్లీవ్ రేటును కొలవాలనుకుంటున్నాము కాబట్టి సర్క్యూట్ చూద్దాం ఇప్పుడు మీరు మళ్ళీ స్క్రీన్ చూడవచ్చు స్క్రీన్లో మీరు చూస్తే uA741 ఉంది మరియు మీరు నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ వద్ద 1 వోల్ట్ పిక్ టు పిక్ వోల్టేజ్ను వర్తింపజేసారు కాబట్టి దశలు ఏమిటి మొదటి దశ చిత్రంలో చూపిన విధంగా సర్క్యూట్ను కనెక్ట్ చేయాలి కాబట్టి మళ్ళీ ఈ స్లైడ్లు మీకు ప్రాప్యత ఉన్న చోట చేయడానికి ఉపయోగపడతాయి సరియైనదా మీరు ప్రయోగశాలలో ఉపయోగించవచ్చు మీరు సౌకర్యవంతంగా ఉన్న చోట ఇంట్లో ఉపయోగించవచ్చు మళ్ళీ ఏదైనా వ్యవస్థను ఎలా ఆపరేట్ చేయాలో ఎల్లప్పుడూ అర్థం చేసుకోండి సరియైనదా భధ్రతే ముందు కాబట్టి దీన్ని ఎలా ఉపయోగించాలో మీకు తెలియకపోతే ఇంట్లో ప్రయత్నించకండి అదే విషయంసరేనా సాధారణ విషయాలు కూడా మీకు తెలిసే వరకు ప్రయత్నించవద్దు కాబట్టి మీరు ఏదైనా ఉపయోగించినప్పుడు జాగ్రత్తగా ఉండండి చివరకు మేము DC వోల్టేజ్ను వర్తింపజేస్తున్నాము మేము వోల్టేజ్ను వర్తింపజేస్తున్నాము మేము పరికరాలను ఉపయోగిస్తున్నాము కాబట్టి మనం ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి కానీ విషయం ఏమిటంటే మీరు స్లీవ్ రేటును కొలవాలనుకుంటే దశలను అనుసరించండి మరియు మీరు స్లీవ్ రేటును కొలవగలరు సర్క్యూట్ ఎలా కనెక్ట్ చేయబడిందో చిత్రంలో చూపబడింది ఫంక్షన్ జెనరేటర్ని వాడండి ఇప్పుడు ఫంక్షన్ జెనరేటర్ ఎలా ఉపయోగించబడుతుందో చూశాము సరియైనది మరియు మనము 1 వోల్ట్ పిక్ టు పిక్ చదరపు తరంగాన్ని వర్తించవచ్చు కాబట్టి 25 కిలోహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ వద్ద 1 వోల్ట్ పిక్ టు పిక్ చదరపు తరంగాన్ని ఎలా వర్తింపజేస్తున్నామో ప్రయోగంలో చూస్తాము 25 కిలోహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీని ఉంచుదాం కాబట్టి ఇప్పుడు మనకు ఓసిల్లోస్కోప్స్ అనే మరో వ్యవస్థ అవసరం కాబట్టి ప్రయోగాలు నిజంగా ఖరీదైనవి లేదా మీ ఇంటిలో ఎక్కువ స్థలాన్ని తీసుకునే వాటిని వినియోగించవద్దు కాబట్టి మీ ప్రయోగశాలకు వెళ్లడానికి ప్రయత్నించండి లేదా మీరు మీ స్నేహితుడి ప్రయోగశాలను ఉపయోగించవచ్చు మీరు ఒక ఉపాధ్యాయుడి నుండి అనుమతి తీసుకోవచ్చు మరియు విద్యార్థికి సహాయం చేయడానికి ఎవరైనా మీకు ప్రయోగశాలకు ప్రాప్యత ఇస్తారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను అక్కడ మీరు సాధారణ ప్రయోగాలు చేయవచ్చు కాబట్టి ఓసిల్లోస్కోప్తో ఆపరేషనల్ యాంప్లిఫైయర్ యొక్క అవుట్పుట్ను గమనించండి మనము ఓసిల్లోస్కోప్ను చూస్తాము మరియు ఆపరేషనల్ యాంప్లిఫైయర్ యొక్క అవుట్పుట్ను మనము గమనిస్తాము వోల్టేజ్ మార్పు ∆V ను ∆tకి సంబంధించి కొలుస్తాము సరియైనది ఎందుకు మనము చివరి స్లయిడ్లో చూసిన విధంగా స్లీవ్ రేటు యొక్క సూత్రం ∆Vout ∆t తప్ప మరొకటి కాదు కాదా కాబట్టి మనం ఏమి కొలుస్తున్నాము మేము ఇది 4 వ పాయింట్నుఅనగా స్లీవ్ రేటును కొలుస్తున్నాము వోల్టేజ్ ∆V మరియు అవుట్పుట్ వేవ్ఫార్మ్ యొక్క సమయ మార్పు ∆t ను కొలుస్తాము మరియు ఫలితాలను రికార్డ్ చేసి స్లీవ్ రేటును లెక్కించాలి మొదటి దశ ఫంక్షన్ జనరేటర్ సర్క్యూట్ ఉపయోగించి తరువాత 1 వోల్ట్ పిక్ టు పిక్ 25 కిలోహెర్ట్జ్ వద్ద వర్తింపజేయండి మూడవది ఓసిల్లోస్కోప్తో అవుట్పుట్ తరంగ రూపాన్ని గమనించండి మనం కొలవవలసినది ఏమిటి అవుట్పుట్ వేవ్ఫార్మ్ లో ∆V లో మార్పు వోల్టేజ్లో మార్పును మనం ∆t వద్ద కొలవాలి మరియు దాని నుండి ∆V∆tచే స్లీవ్ రేట్ SR ను కొలవవచ్చు అనలాగ్ ఫంక్షన్ జెనరేటర్ ఇప్పుడు 1 కిలోహెర్ట్జ్కు సెట్ చేసి సర్క్యూట్ ఉపయోగించి సిగ్నల్ స్థాయి 20 వోల్ట్ల గరిష్ట స్థాయికి ఫ్రీక్వెన్సీని పెంచుతూ సర్దుబాటు చేయండి మరియు 10 కిలోహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ వద్ద గమనించండి స్లీవ్ రేటు వక్రీకరణ స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ వ్రాయబడిన ఈ ప్రత్యేకమైన విషయాలు ఇది పట్టికలో వ్రాయబడలేదు ఇది పట్టికలో లేదు సరియైనదా ఆపరేషనల్ యాంప్లిఫైయర్ ఆపరేట్ చేయగల గరిష్ట ఫ్రీక్వెన్సీ ఏమిటో అర్థం చేసుకోవడానికి ఇది అది తెలుసుకోవటానికి మనం ఫ్రీక్వెన్సీని పెంచుతూ ఉంటే ఫ్రీక్వెన్సీని పెంచుకుంటూనే ఉంటాం సరియైనదా ఎక్కడో ఒకచోట స్లీవ్ రేటు సరైన వక్రీకరణ అవుతుంది స్లీవ్ రేటులో కొంత వక్రీకరణ ఉంటుంది ఈ వక్రీకరణ వద్ద ఆప్ ఆంప్ను ఆపరేట్ చేయగల గరిష్ట ఫ్రీక్వెన్సీని బ్యాండ్విడ్త్ అంటారు మరియు మేము ఈ విలువను పట్టికలో కూడా కొలవవచ్చు ఇక్కడ మేము స్లీవ్ రేటును కొలవడం లేదు అందువల్ల మీరు ఒక ప్రత్యేకతను చూడకపోతే మేము గరిష్ట ఫ్రీక్వెన్సీని కొలవడం లేదు కాబట్టి ఫ్రీక్వెన్సీని కొలవడానికి మేము పట్టిక లేదా పట్టికలోని కాలమ్ వైపు చూడటం లేదు మేము ఇక్కడ మా ఆలోచన కేవలం స్లీవ్ రేటును కొలవడం మరియు స్లీవ్ రేటును కొలవడం కోసం మనం డెల్టా V మరియు డెల్టా t ను కొలవాలి మనకు ఏమి కావాలి మాకు ఓసిల్లోస్కోప్ అవసరం మరియు మాకు ఆపరేషనల్ యాంప్లిఫైయర్ అవసరం కాబట్టి మేము ఎలా చేయగలమో చూద్దాం నేను అదే సర్క్యూట్ ని బ్రెడ్బోర్డులో మీకు చూపిస్తాను ఆపై అది ఎలా ఉంటుందో చూద్దాం కాబట్టి కొంతకాలం క్రితం నేను చెప్పినట్లు బ్రెడ్బోర్డులో చూద్దాం మీరు ఇక్కడ బ్రెడ్బోర్డును చూస్తారు మరియు సర్క్యూట్ మనము స్క్రీన్లో చూసినదానికి సమానంగా ఉంటుంది ఆపరేషనల్ యాంప్లిఫైయర్ ఉంది మేము ఈ ఆపరేషనల్ యాంప్లిఫైయర్ను కనెక్ట్ చేసాము ఫంక్షన్ జెనరేటర్కు ఇది ఫంక్షన్ జెనరేటర్ మీరు ఇక్కడ చూడవచ్చు కాబట్టి సీతారాంను ఇక్కడికి వచ్చి కనెక్ట్ చేయమని మళ్ళీ అడుగుతాను కాబట్టి మనము ఫ్రీక్వెన్సీని మార్చుతూ ఉంటే తద్వారా ఈ స్లీవ్ రేటు ఎలా కొలవగలమో అర్థం చేసుకోవచ్చు కాబట్టి మేము ఇక్కడ ఏమి చేసాము మేము ఫ్రీక్వెన్సీ జనరేటర్ను ఆపరేషనల్ యాంప్లిఫైయర్కు అనుసంధానించాము కాబట్టి ప్రోబ్ను కలిగి ఉన్న సిగ్నల్స్ ఇక్కడ ఉన్నాయి ఈ ప్రోబ్ ఫ్రీక్వెన్సీ జనరేటర్తో అనుసంధానించబడి ఉంది మీరు ఫ్రీక్వెన్సీ జనరేటర్ను నిశితంగా చూస్తే మేము 25 కిలోహెర్ట్జ్ను వర్తింపజేసినట్లు మీరు చూడవచ్చు మీరు తెరపై 25 కిలోహెర్ట్జ్ చూడవచ్చు సరైనది ఇప్పుడు ఇది మేము వర్తింపజేసిన చదరపు తరంగం మీరు ఇక్కడ ఎక్కడో చదరపు తరంగాన్ని చూడవచ్చు మరియు 25 కిలోహెర్ట్జ్ ఉంది ఇప్పుడు మీరు ఈ 25 కిలోహెర్ట్జ్ను వర్తించేటప్పుడు అధిక స్థాయి 500 మిల్లీవోల్ట్లు కాబట్టి ఇప్పుడు మీరు అవుట్పుట్ వోల్టేజ్ అంటే ఏమిటి మరియు సమయం ఏమిటో అర్థం చేసుకోవాలి అవుట్పుట్ వోల్టేజ్లో మార్పు ఏమిటి సమయం లో మార్పు ఏమిటి ఓసిల్లోస్కోప్ సహాయం తీసుకొని మీరు చేయవచ్చు కాబట్టి ఓసిల్లోస్కోప్ ఇక్కడే ఉంది మరియు ఇక్కడ మీరు అవుట్పుట్ వోల్టేజ్ చూడవచ్చు మరియు అవుట్పుట్ వోల్టేజ్లో మార్పు సమయానికి సంబంధించి ఉంటుంది కాబట్టి అవును ఇప్పుడు మనం చూడవచ్చు సరియైనదా కాబట్టి మనం స్క్రీన్పై చూడగలిగిన సంకేతాలను చూడవచ్చు ఇలాంటి సిగ్నల్ ఇక్కడ మనం చూడవచ్చు ఇన్పుట్ వోల్టేజ్ను వర్తింపజేస్తున్నాము మరియు అవుట్పుట్ వోల్టేజ్లో కొంత లాగ్ ఉంది అవుట్పుట్ వోల్టేజ్లో ఈ లాగ్ మేము ఓసిల్లోస్కోప్ ఉపయోగించి చూడవచ్చు సరియైనదా వోల్టేజ్లో మార్పు ఏమిటో ఇప్పుడు మనకు తెలిస్తే ఓసిల్లోస్కోప్ ఉపయోగించి మనం దానిని అర్థం చేసుకోగలం సరియైనదా ఆపై డెల్టా t అయిన సమయం యొక్క మార్పు ఏమిటో మనం చూస్తాము కాబట్టి డెల్టా V బై డెల్టా T మనకు స్లీవ్ రేటును ఇస్తుంది ఇది చాలా సులభం కాబట్టి మళ్ళీ మీరు ఇక్కడ చూసినట్లయితే మేము నిరంతరం ఆపరేషనల్ యాంప్లిఫైయర్కు ప్లస్ 15 మైనస్ 15 ను వర్తింపజేస్తున్నాము మేము ఒక నిర్దిష్ట ఫ్రీక్వెన్సీ ఇస్తున్నాము అనగా ఫంక్షన్జనరేటర్కు 25 కిలోహెర్ట్జ్ మరియు మేము ఓసిల్లోస్కోప్ను ఉపయోగించి అవుట్పుట్ వోల్టేజ్ను కొలుస్తున్నాము కాబట్టి అర్థం చేసుకోవడానికి ఆపరేషనల్ యాంప్లిఫైయర్తో పాటు మొత్తం 3 విషయాలు మనకు అవసరం స్లీవ్ రేటు అనేది అవుట్పుట్ వోల్టేజ్లో మార్పుడివైడెడ్ బై డెల్టా t కాబట్టి ∆V ∆t ఇప్పుడు ఒక విషయం మీరు స్లైడ్లో గుర్తుంచుకుంటే మనము ఫ్రీక్వెన్సీని పెంచుతూ మరియు 10 కిలోహెర్ట్జ్ దగ్గర తరంగ రూపాన్ని చూస్తే స్లీవ్ రేట్ వక్రీకరణ స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి ఆ ప్రయోగం చేద్దాం ఫ్రీక్వెన్సీని తక్కువకు తీసుకువచ్చి మరియు నెమ్మదిగా పెంచుదాం మరియు మార్పును మీరు ఓసిల్లోస్కోప్లో చూస్తారు దయచేసి మీరు అలా చేయగలరా అతను ఫ్రీక్వెన్సీ జెనరేటర్ ఉపయోగించి ఫ్రీక్వెన్సీని మార్చబోతున్నప్పుడు మీరు ఇక్కడ ఓసిల్లోస్కోప్ను చూడవచ్చు మరియు వక్రీకరణ సంభవించడం ప్రారంభమవుతుందని మీరు ఇక్కడ చూడవచ్చు కాబట్టి అతను దాదాపు 220 230 హెర్ట్జ్ 230 హెర్ట్జ్ నుండి మార్చుతున్నాడు మరియు అతను అలా మార్చినప్పుడు మీరు ఓసిల్లోస్కోప్ పై దృష్టి పెట్టండి సరియైనదా ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తారు అతను ఫ్రీక్వెన్సీని మారుస్తున్నాడు సరియైనది అతను 365 375 మార్చుతున్నాడు ఇక్కడ ఏమి జరుగుతుందో దానిపై దృష్టి పెట్టండి అతను దానిని 425 కిలోహెర్ట్జ్ 465 కిలోహెర్ట్జ్ పెంచుతున్నాడని చూడండి మీరు చూస్తారు చాలా వక్రీకరణ ఉంది చాలా వక్రీకరణ ఉంది సరే అతను ఫ్రీక్వెన్సీని తగ్గిస్తూ ఉంటే మీరు దాన్ని ఇంకా తగ్గించవచ్చు అవును అతను ఫ్రీక్వెన్సీని తగ్గిస్తున్నట్లు మీరు చూస్తే వక్రీకరణ తక్కువగా ఉంటుంది మరియు అర్థం చేసుకోవడం సులభం లేదా స్లీవ్ రేటును కొలవడం సులభం కాబట్టి ఈ విధంగా మనం అర్థం చేసుకోగలం కాబట్టి దాని నుండి మనం ఒక నిర్దిష్ట ఫ్రీక్వెన్సీ వద్ద ఆప్ ఆంప్ ఆపరేట్ చేయలేమని అర్థం చేసుకున్నాము ఇది ఆపరేషనల్ యాంప్లిఫైయర్ ఆపరేట్ చేయగల గరిష్ట ఫ్రీక్వెన్సీ కాబట్టి ఏ ఫ్రీక్వెన్సీ వద్ద ఆపరేషనల్ యాంప్లిఫైయర్ను ఆపరేట్ చేయవచ్చో అర్థం చేసుకోవడానికి సులభమైన మార్గం ఉంది మరియు ఒక ఫ్రీక్వెన్సీ వద్ద ఈ స్లీవ్ రేటు వక్రీకరించబడుతుంది సరే లేదా మేము ఇన్పుట్ సిగ్నల్ను వర్తించేటప్పుడు స్లీవ్ రేటును కొలవగలమా ఇన్పుట్ సిగ్నల్ ఉందని మీరు చూడవచ్చు ఇది పసుపు రంగులో ఉంది మీరు నీలం రంగు లేదా ఆకుపచ్చ రంగు లేదా లేత నీలం రంగును చూడవచ్చు అది మీ అవుట్పుట్ సిగ్నల్ ఇన్పుట్ మరియు అవుట్పుట్ మధ్య లాగ్ డెల్టా t లో ఈ మార్పు మరియు డెల్టా V లో మార్పు ఈ 2 విలువలను మీరు కొలవాలి మీరు ఈ 2 విలువలను కొలిచినప్పుడు మీరు తిరిగి స్క్రీన్కు వస్తే మరియు మీరు ఈ విలువను టేబుల్లో డెల్టా V మరియు డెల్టా tలో ప్రత్యామ్నాయంగా ఉంచినట్లయితే మీరు స్లీవ్ రేటును కొలవగలరు కాబట్టి ఈ ప్రత్యేకమైన మాడ్యూల్లో మనం స్లీవ్ రేట్ ఏమిటో అర్థం చేసుకున్నాము మనం స్లీవ్ రేటును ఎలా కొలవగలమో ఒక ప్రయోగాన్ని చూశాము కాబట్టి ఇది ఈ ప్రత్యేకమైన మాడ్యూల్ యొక్క ముగింపు ఈ చివరి స్లయిడ్లో మీరు చూడగలిగే ఒక విషయం మరియు ప్రతిసారీ నేను మంచి చేసిన కొంతమంది ప్రసిద్ధ వ్యక్తుల జీవితంలో నుండి ఒక కోట్ తీసుకురావడానికి ప్రయత్నిస్తాను సరే సైన్స్ పరంగా లేదా ఇంజనీరింగ్ పరంగా లేదా విద్యావేత్తల పరంగా గానిలేదా సమాజ పరంగా ఏదైనా చేసిన వ్యక్తిని మనం అనుసరించడానికి ప్రయత్నించవచ్చు కాబట్టి మీకు థామస్ ఎడిసన్ అనే శాస్త్రవేత్త తెలిసి ఉండవచ్చు మరియు మన గొప్ప బలహీనత వదులుకోవటంలోనే ఉందని ఆయన అన్నారు విజయవంతం కావడానికి చాలా ఖచ్చితమైన మార్గం ఎల్లప్పుడూ మరోసారి ప్రయత్నించడం మరోసారి అంటే అది పని చేయనప్పుడు దానిని వదులుకోవడానికి మనము ప్రయత్నించాలి నేను మీకు నేర్పించిన ఈ ప్రయోగంలో మీరు పని చేస్తున్నారని అనుకుందాం మరియు ఒక్క సిగ్నల్ లేదని మీరు చూస్తారు మరియు మీరు ఓహ్ ఇది పనిచేయడం లేదు మరోసారి ప్రయత్నించండి మరోసారి ప్రయత్నించండి మీరు విజయవంతమవుతారు అదే అతను కూడా చెప్పాడు విజయవంతం కావడానికి చాలా నిర్దిష్టమైన మార్గం మరోసారి ప్రయత్నించడం కాబట్టి వదులుకోవద్దు సిరీస్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మేము చేసిన ప్రయోగాలు ఏమిటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఆపరేషనల్ యాంప్లిఫైయర్ యొక్క లక్షణాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మరియు మీకు మీరే చేసేటప్పుడు మీరు మరింత అర్థం చేసుకుంటారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను కాబట్టి ఎల్లప్పుడూ నేర్చుకోవడానికి ప్రయత్నించండి ఆపై మీరే ప్రయోగాలు చేయండి మీరు మీరే ప్రయోగం చేసిన తర్వాత మీకు ఎక్కువ ఆలోచన లేదా ఎక్కువ ప్రశ్నలు లేదా ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి మీరు నన్ను అడగవచ్చు లేదా మీరే పరిష్కరించడానికి ప్రయత్నించవచ్చు సరే కాబట్టి ఇది ఈ ప్రత్యేకమైన మాడ్యూల్ యొక్క ముగింపు మరియు మరిన్ని ప్రయోగాలతో తదుపరి మాడ్యూల్లో మిమ్మల్ని చూస్తాను